ఉపన్యాసం 51 కి స్వాగతం గత వీడియోలో మనం ఏం చేశామో ఒకసారి పునశ్చరణ చేద్దాం సరిహద్దు విలువలు కలిగిన తరంగ సమీకరణానికి చెందిన సమస్యలకు మనం ప్రత్యేకమైన పరిష్కారాన్ని చూశాము ఇప్పుడు మనం ప్రారంభ సమాచారం కలిగిన నాన్ హోమోజీనియస్ తరంగ సమీకరణాన్ని పరిగణలోకి తీసుకొని దానికి పరిష్కారాన్ని కనుగొనాలనుకుంటున్నాము ఇక్కడ పరిష్కారాన్ని నేరుగా సమాకలనం చేయడం ద్వారా కనుగొనవచ్చు తర్వాత ఎనర్జీ ఆర్గ్యుమెంట్ ని ఉపయోగించి ఈ ప్రారంభ సమాచారం కలిగిన సమీకరణం యొక్క పరిష్కారం ప్రత్యేకమైనదని కూడా చెప్పవచ్చు కాబట్టి పరిష్కారం యొక్క ప్రత్యేకతకు హామీ ఇవ్వబడుతుంది కాబట్టి మీరు పరిష్కారాలను కనుగొనడం మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది దీనిని మనం ఈ వీడియోలో చూద్దాం నాన్ హోమోజీనియస్ తరంగ సమీకరణం utt c2uxxhxt ని తీసుకోండి ఈ సమీకరణానికి కుడి చేతి వైపు ఉన్న hxt ఫోర్స్ ని సూచిస్తుంది మరియు అది నాన్ జీరో అవుతుంది కాబట్టి మీరు బాహ్య శక్తి మరియు ప్రారంభ సమాచారం ux0f utx0g ని వాస్తవ రేఖ మొత్తానికి కలిగి ఉన్నారు ఇప్పుడు మీరు దీనికి పరిష్కారాన్ని కనుగొన వలసి ఉంటుంది ఇచ్చిన సమీకరణం పాక్షిక అవకలన సమీకరణం కాబట్టి ఇప్పుడు నేను దీనికి ఎలా పరిష్కారాన్ని కనుగొనగలను ఇంతకు ముందు మనం సాధారణ పరిష్కారాన్ని ఎలా కనుగొన్నామో ఇప్పుడు కూడా అలాగే కనుగొంటాము ఇప్పుడు మనం ఈ వర్గీకరణలను ఉపయోగించుకుంటాము మీరు ఈ తరంగ సమీకరణానికి సాధారణ రూపాన్ని కనుగొన్న తర్వాత మీరు రెండు కొత్త చరరాశులు ξx ct మరియు xct లను పరిగణలోకి తీసుకుంటే తరంగ సమీకరణం 4c2uhξη అవుతుంది కాబట్టి తరంగ సమీకరణం 4c2uhξη అవుతుంది సరేనా ఇప్పుడు మనం నేరుగా దీనిని సమాకలనం చేయడానికి ప్రయత్నిస్తాము తద్వారా మనం u ని కనుగొనవచ్చు మీ ప్రారంభ సమాచారం ఏమిటి మీ ప్రారంభ సమాచారం ux0f అవుతుంది సరేనా ఇది ఇది నాకు అవసరం మరియు 4c2uhξη మీ సమీకరణం మీరు సరిహద్దుని 0 గా కావాలనుకుంటే లేదా ప్రారంభ నియమాలను 0 గా కావాలనుకుంటే ఈ సరిహద్దు నియమాలు కలిగిన సమస్యను రెండు సమస్యలుగా విభజించాలి సరేనా కాబట్టి మొదట దీనిని చేద్దాం ఈ సరిహద్దు విలువ కలిగిన సమస్య సరళ సమస్య కాబట్టి మీరు దీనిని రెండు సమస్యలుగా విభజించవచ్చు కాబట్టి మనం ఈ సరిహద్దు విలువ కలిగిన సమస్యను రెండు సమస్యలుగా విభజిద్దాం ఇప్పుడు uxtu1xtu2xt అనుకోండి ఇక్కడ u1xt సజాతీయ సమీకరణాన్ని సంతృప్తి పరుస్తుంది అంటే u1tt c2u1xx0 అవుతుంది తర్వాత ఇది ప్రారంభ విలువలని కూడా సంతృప్తి పరుస్తుంది కాబట్టి ఈ ప్రారంభ విలువలు u1x0f u1tx0g అవుతాయి u2xt కొరకు మీరు u2tt c2u2xxhxt ని కలిగి ఉంటారు కాబట్టి u1xt మరియు u2xt లను uxt లో ప్రతిక్షేపిస్తే uxtu1xtu2xt అవుతుంది చివరకు మీరు utt c2uxxhxt ని పొందుతారు మరియు ఇది నాన్ హోమోజీనియస్ సమీకరణాన్ని సంతృప్తి పరుస్తుంది సరేనా ఇప్పుడు ప్రారంభ సమాచారం u2x0 అవుతుంది మరియు దీనిని మీరు 0 గా తీసుకోవచ్చు ux0f అని మనకు తెలుసు మరియు u1 ని ఇప్పటికే తీసుకున్నాము కాబట్టి u2x00 అవుతుంది అదే విధంగా u2tx00 అవుతుంది కాబట్టి నేను ప్రారంభ మరియు సరిహద్దు విలువలు కలిగిన నాన్ హోమోజీనియస్ సమస్యను రెండుగా విభజించాను సరేనా వాస్తవానికి ఇది ప్రారంభ విలువ కలిగిన నాన్ హోమోజీనియస్ సమస్య ఇది రెండు సమస్యలుగా విభజించబడింది అందులో ఒకటి ప్రారంభ సమాచారం కలిగిన సజాతీయ తరంగ సమీకరణం దీనికి మీరు డి' ఆలెంబెర్ట్d'alembert పరిష్కారాన్ని కలిగి వున్నారు కాబట్టి u1xt డి' ఆలెంబెర్ట్ పరిష్కారం అవుతుంది u1xt డి' ఆలెంబెర్ట్ పరిష్కారమని మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు మనం u2xt ని కనుగొనవలసి ఉంటుంది మరియు ఇది నాకు తెలియదు దీన్ని ఇప్పటివరకు మనం చూడలేదు కాబట్టి దీన్ని చేయడానికి మనం ఈ కొత్త చరరాశులను ఉపయోగించాం మీరు ప్రారంభ సమాచారం 0 కి సమానమైన ఈ నాన్ హోమోజీనియస్ సమీకరణాన్ని కలిగి వున్నారు ఇప్పుడు మీరు దీనిని ఎలా విభజిస్తారనేది మీ సమస్య అవుతుంది కాబట్టి ఈ కొత్త చరరాశులు ξx ct మరియు xct తో మనం 4c2u2hξη ని చూడవచ్చు ఈ నాన్ హోమోజీనియస్ తరంగ సమీకరణం u2tt c2u2xxhxt ఈ కొత్త చరరాశులు ξx ctxct లతో ఈ విధంగా మారుతుంది దీనిని మనం నార్మల్ ఫామ్ అంటాం ఇది కొత్త చరరాశులలో నార్మల్ ఫామ్ గా మనం చూశాము ఇప్పుడు దీనిని మనం వర్గీకరణ చేద్దాం ఈ వర్గీకరణ ఎలా చెయ్యాలో మనం ఇప్పటికే చూశాము ఇప్పుడు మీరు దీనిని సమాకలనం చేయాలి u2 ని కనుగొనడానికి మీరు సమాకలనం చేయాలనుకుంటున్నారు మనం దీన్ని ఎలా చేస్తాము ఇప్పుడు మీరు ఈ ప్రారంభ సమాచారం u2x00 ని పరిగణలోకి తీసుకుంటారు దీని నుండి u2xx00 వస్తుంది సరేనా దీనిని మీరు x కి సంబంధించి అవకలనం చేస్తారు ఇప్పుడు రెండవ ప్రారంభ సమాచారం u2tx00 అవుతుంది సరేనా ఇప్పుడు u2 మరియు లలో ఫంక్షన్ అవుతుంది u2tξ అంటే ఏమిటి ఇక్కడ t∂ξ∂t∂tx ct c మరియు t∂t∂txct అవుతుంది అందువల్ల u2tξ c అవుతుంది సరేనా ఇప్పుడు ఈ మరియు ల నుండి ప్రతి ఒకరు x మరియు t లను కనుగొనవచ్చు xξ2 tξ 2c అవుతుంది కాబట్టి t 0 అంటే ξ అవుతుంది సరేనా కాబట్టి u2x00 అంటే u2ξξ 0 తప్ప మరేమీ కాదు ఎందుకంటే నేను ξ ని ఉంచాను కాబట్టి ఇది కొత్త చరరాశులలో నియమం అవుతుంది అందువల్ల ఇది కొత్త చరరాశులలో మొదటి ప్రారంభ నియమం అవుతుంది రెండవది రెండవ సరిహద్దు నియమం u2tx00 ని ఇస్తుంది కాబట్టి మీరు u2ξξ u2ξξ0 ని కలిగి వున్నారు ఇది రెండవ ప్రారంభ సమాచారం ఇప్పుడు మీకు u2xξ0 కూడా తెలుసు u2t లాగే దీనిని కూడా చేస్తాము అంటే u2xξu2xu2xu2u20 ని పొందుతాము అంటే u2xx0u2ξξu2ξξ0 అని అర్థం సరేనా కాబట్టి u2ξξ u2ξξ0 అని మరియు u2ξξu2ξξ0ని పరిగణలోకి తీసుకోండి వాటి మొత్తం u2ξξ0 మరియు వాటి వ్యత్యాసం u2ξξ0 అవుతుంది కాబట్టి మీరు ఈ ప్రారంభ సమాచారాన్ని కలిగి ఉన్నారు ఇవి ఈ కొత్త చరరాశులలో ప్రారంభ నియమాలు అవుతాయి సరేనా అప్పుడు సమీకరణం ఏమవుతుంది అప్పుడు సమీకరణం u21 4c2hξη అవుతుంది u2xx00 మరియు u2tx00 లు మీ ప్రారంభ సమాచారం అవుతాయి ఇప్పుడు ఈ సమీకరణాన్ని అవకలనం చేయడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు u21 4c2hξη ని సమాకలనం చేయడానికి ప్రయత్నిస్తే ఇది ఏమవుతుంది ఇక్కడ x విలువలు పూర్తి వాస్తవ రేఖను మరియు t 0 అవుతుంది సరేనా కాబట్టి మీకు ఏదో ఒక పాయింట్ ఉదాహరణకు x0 t0 దగ్గర పరిష్కారం కావాలనుకుంటే మనం ఒక స్వతంత్ర డొమైన్ ను నిర్వచించాలి మీరు డి' ఆలెంబెర్ట్ పరిష్కారం ux0 t0 ని చూసినట్లయితే అది వాస్తవానికి ux0t012fx0ct0fx0 ct012cx0 ct0x0ct0gdx అవుతుంది దీనినే మీరు పొందుతారు పూర్తి డొమైన్ లో డి' ఆలెంబెర్ట్ పరిష్కారం ఎంత ఇప్పుడు మీరు ఈ పరిష్కారాన్ని కావాలనుకుంటే ఈ x0 ct0 అంటే ఏమిటి ఇది xt తలం లో లైన్ అవుతుంది ఇది x0 ct00 అయితే x అక్షాంశం ను x0 ct0 వద్ద విభజిస్తుంది ఇక్కడ సమాంతర రేఖ విభజిస్తుంది ఇది ఆరిజిన్ గుండా వెళ్తుంది మరియు ఇది నాన్ జీరో అవుతుంది అదేవిధంగా సమాంతర రేఖలు ఈ x0ct0 రేఖ వైపున కూడా వెళ్తాయి కాబట్టి 0x0 ct0 మరియు 0x0ct0 అవుతాయి ξ తలంలో వీటిని మీరు తీసుకున్నట్లయితే x0 ct0 మీ అవుతుంది మరియు x0ct0మీ అవుతుంది సరేనా ఇక్కడ x అక్షాంశం మీ స్థిరాంకం అయ్యే లైన్ అవుతుంది కాబట్టి మీరు స్థిరాంకం అయ్యే లైన్ ని కలిగి వున్నారు ఇక్కడ ఉంది సరేనా కాబట్టి x అక్షాంశం ξ స్థిరాంకం అయ్యే లైన్ ని సూచిస్తుంది కాబట్టి మీరు స్థిరాంకం లైన్ ని కలిగి వున్నారు ఇది అక్షాంశం అవుతుంది సరేనా కాబట్టి ఇది మీ మరియు ఇది మీ అవుతుంది కాబట్టి ఇవి ఈ విధంగా కనిపిస్తాయి ఇది మీ తలం అవుతుంది దీనిని మీరు కలిగి వున్నారు ఇది మీ అవుతుంది మరియు 0 కి సమానం అవుతుంది కాబట్టి x0t0 కొత్త చరరాశులలో ఉంటుంది సరేనా మరియు మీరు x0t0 ని కలిగి వున్నారు సరేనా ఈ లైన్ ఏమిటి కాబట్టి సమాంతరంగా మీరు x0ct00 ని చూసినట్లయితే మీరు ఈ లైన్ ξ ని ఇస్తారు సరేనా కాబట్టి ఈ లైన్ స్పష్టంగా ξ అవుతుంది ఇది వాస్తవానికి ξ లైన్ కాబట్టి ఇక్కడ మీరు x0t0 వద్ద పరిష్కారాన్ని కావాలనుకుంటే ఈ డి' ఆలెంబెర్ట్ పరిష్కారం నుండి ఇది ప్రారంభ సమాచారం మీద ఆధారపడి ఉంటుందని మీరు చూడవచ్చు దానికోసం ఈ త్రిభుజం లోపల ఏదైనా బిందువు x0 ct0 మరియు x0ct0 రేఖలు ఖండించు కోవడం వల్ల ఏర్పడిన బిందువు వాస్తవానికి ఇది ఈ ప్రారంభ సమాచారం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది ప్రభావవంతమైన పరిష్కారం ఇది త్రిభుజం లోపల ప్రభావాన్ని చూపే డొమైన్ మరియు ఇది పరిష్కారం కోసం ఆధారపడే డొమైన్ కాబట్టి ఇది వాస్తవానికి ప్రారంభ సమాచారంపై ఆధారపడి ఉంటుంది దీనిని ఇక్కడ మీరు కావాలంటే లేదా ఈ త్రిభుజం లోపల ఏదైనా పరిష్కారం కావాలనుకుంటే మీరు ఈ త్రిభుజం లోపల మాత్రమే గరిష్టంగా సమాచారాన్ని పొందుతారు మీరు ప్రతి పరిష్కారాన్ని ఈ డొమైన్ లోపలే పొందుతారు ఎందుకంటే ఇది పరిష్కారం కోసం ప్రభావాన్ని చూపే డొమైన్ కాబట్టి ఇది మీరు గా పరిగణించే డొమైన్ మరియు పరిష్కారాన్ని పొందడానికి మీరు దీనిని సమాకలనం చేయబోతున్నారు కాబట్టి మనం దీన్ని ఎలా చెయ్యాలో మీరు చూస్తారు కాబట్టి మనం ఈ డొమైన్లో చరరాశులలో సమాకలనం చేయబోతున్నాము సరేనా ఇలా చేస్తే మీరు ఈ చిత్రాన్ని మళ్లీ గీయడానికి ప్రయత్నిస్తారు అలా చేస్తే మీరు దీనిని త్రిభుజం అని చూడవచ్చు దీనిలోనే మీరు సమాకలనం చేయాలనుకుంటున్నారు ఇది మీ 0 0 ఈ పాయింట్ మిమ్మల్ని దానికి అనుగుణంగానే వచ్చే కొత్త చర రాశులకు తీసుకువెళుతుంది ఇది మీ బిందువు ఇది కూడా మిమ్మల్ని దానికి అనుగుణంగా వచ్చే కొత్త చర రాశులకు తీసుకెళ్తుంది ఇక్కడ 0 0 కి సమానం అవుతుంది కాబట్టి 00అవుతుంది సరేనా ఇక్కడ ఇది 0అవుతుంది మరియు ఇది ξη రేఖను సూచిస్తుంది కాబట్టి 0 0 కి సమానమవుతుంది కాబట్టి ఈ 00 మీ పరిష్కారం అవుతుంది మీ అక్షాంశం ఏమిటి ఈ లైన్ మీ అక్షాంశం అవుతుంది సరేనా ఇది లైన్ కి సమాంతరంగా ఉంటుంది కాబట్టి ఇది మీ లైన్ అవుతుంది కాబట్టి మీరు 0నుండి 0 వరకు దృష్ట్యా సమాకలనం చేయాలనుకుంటున్నారు అంటే ∬0 0dξ కనుక్కోవాలనుకుంటున్నారు తర్వాత దీనిని 0నుండి వరకు దృష్ట్యా సమాకలనం చేయాలనుకుంటున్నారు అంటే మీరు ∬0 0dξ dη కనుక్కోవాలనుకుంటున్నారు వాస్తవానికి మీరు సమాకలనాన్ని ఈ త్రిభుజం లోపల చేయాలనుకుంటున్నారు జాగ్రత్తగా గమనిస్తే మీరు దీనిని చూడవచ్చు కాబట్టి వాస్తవానికి ఇది అవుతుంది మరియు ఇది అవుతుంది 0నుండి వరకు వున్న ఈ లైన్ ను n లైన్ అనుకోండి అదేవిధంగా 0నుండి వరకు వున్న ఈ లైన్ మీ లైన్ అవుతుంది ఇప్పుడు నేను 0నుండి 0వరకు సమాకలనం చేస్తే మీ ఎంత నుండి ఈ లైన్ 0 వరకు ఉంటుంది సరేనా కాబట్టి మీరు దీనిని సమాకలనం చేయాలనుకుంటే ముందు దానిని నుండి 0 వరకు సమాకలనం చేయాలి కాబట్టి దీనిని పొందడానికి మీరు నుండి 0 వరకు సమాకలనం చేయాలి కాబట్టి x0 t0 కొత్త చరరాశులు 00 లలో ఈ విధంగా ఉంటాయి ఈలైన్ x ct0 అవుతుంది అంటే 0 అవుతుంది మరియు ఇది లైన్ అవుతుంది మరియు ఈ లైన్ xct 0 అంటే 0 అవుతుంది ఎందుకంటే మీ లు ξ x ct ηxct అవుతాయి కాబట్టి కాబట్టి మీరు ఒకసారి దీన్ని కలిగి వున్న తర్వాత మీరు ఈ సమీకరణాన్ని సమాకలనం చేయాలి కాబట్టి మీ ఏమిటి ఈ కోఆర్డినేట్ సిస్టంలో లో ఉంటుంది ఇప్పుడు మీరు దృష్ట్యా సమాకలనం చేయాలనుకుంటున్నారు మరియు 0 నుండి వరకు మారుతూ ఉంటుంది ఇది లైన్ అవుతుంది మరియు ఇది లైన్ అవుతుంది 0 నుండి 0 వరకు మారుతూ ఉంటుంది కాబట్టి కొరకు మీరు 0 నుండి 0వరకు సమాకలనం చేయాలి మరియు 0 నుండి వరకు మారుతూ ఉంటుంది ఈ లైన్ 0 అవుతుంది ఈ లైన్ అవుతుంది సరేనా అందువల్ల మీరు మొదట సమాకలనం చేయండి ఇది డబల్ ఇంటిగ్రల్ ఈ లో డబల్ ఇంటిగ్రల్ ప్రాథమికంగా ఏ డబల్ ఇంటిగ్రల్ అయినా అవ్వచ్చు కాబట్టి ∬dξ dη డబల్ ఇంటిగ్రల్ ఇక్కడ వాస్తవానికి 0 నుండి 0 కి మారుతూ ఉంటుంది సరేనా ఇది స్థిరాంకం అవుతుంది ఇప్పుడు 0 నుండి లైన్ వరకు ఉంటుంది అందువల్ల మీరు ఇక్కడ వరకు వెళ్లాలంటే వాస్తవానికి 0 అంటే ఈ లైన్ నుండి 0 వరకు ఉంటుంది కాబట్టి 0 ఈ లైన్ అవుతుంది సరేనా ఇది యాక్సిస్ కి సమాంతరంగా ఉంటుంది కాబట్టి 0 నుండి 0 వరకు d ఉంటుంది కాబట్టి సమాకలనం ను 0 నుండి 0 వరకు చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు సమాకలనం ను ఈ పరంగా చేయాలనుకుంటే మీరు అవధులను 0 నుండి 0 వరకు తీసుకోవాలి కాబట్టి dξ అవుతుంది కాబట్టి దృష్ట్యా సమాకలనం 0 నుండి వరకు ఉంటుంది కాబట్టి మీరు సమాకలనంను 0 నుండి వరకు చేయాల్సి ఉంటుంది కాబట్టి లో ఏ సమాకలనంనైనా మనం ఇదే విధంగా చేయడానికి ప్రయత్నిస్తాము కాబట్టి ఇప్పుడు మనం ఈ సమీకరణాన్ని దృష్ట్యా సమాకలనం చేయడానికి ప్రయత్నిస్తాము కాబట్టి దృష్ట్యా 0 నుండి వరకు సమాకలనం చేయండి కాబట్టి పై సమీకరణం u2ξη 14c2 hξη ని దృష్ట్యా 0 నుండి వరకు అవకలనం చేస్తే మీరు 0u2ξη dξ 14c2 0hξηdξ ని పొందుతారు మరియు దీని నుండి 0u2ξη dξ u2 ηη u2 0η అవుతుంది కాబట్టి 0u2ξη dξu2 ηη u2η 0η సమీకరణంలో కుడిచేతివైపు 14c2 0hξηdξ అవుతుంది ఇప్పుడు దీనిని నేను సమాకలనం చేయవచ్చు నాకు u2 ηη0 అని తెలుసు ఇది ఒక నియమం కాబట్టి u2 00u2 ηη0 అవుతుంది ξη కాబట్టి ఇది u2 అవుతుంది మరియు దీని విలువ 0 అవుతుంది కాబట్టి ఇది వాస్తవానికి u2 ξξ అని చూడవచ్చు ఇది మరియు ఇది ఈ రెండు సమానం అవుతాయి కాబట్టి ఈ రెండు సమానం అయినప్పుడు ఇది కూడా సున్నా అవుతుంది సరేనా కాబట్టి ξη ని ఉపయోగించినప్పుడు ఎడమచేతి వైపున విలువ 0 అవుతుంది కాబట్టి ఇప్పుడు కుడి చేతి వైపున ఉన్న దానిని సమాకలనం చేద్దాం కాబట్టి ఇప్పుడు మీరు సమాకలనం ను η దృష్ట్యా చేయాలి η చరరాశి మరియు అది 0 నుండి 0 వరకు మారుతూ ఉంటుంది కాబట్టి ఈ సమాకలనం ఈ రెండు లైన్లు η 0 నుండి 0 వరకు ఉంటుంది మరియు ఇవి ఈ త్రిభుజం లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు మీరు రెండు వైపులా దృష్ట్యా 0 నుండి 0 వరకు సమాకలనం చేస్తారు u2 00 విలువ 0 కాబట్టి దీని సమాకలనం 0 అవుతుంది కాబట్టి దీనిని మీరు తొలగించ వచ్చు కాబట్టి మీరు ఎడమచేతి వైపున u2 00u2 00 ని కలిగి ఉంటారు u2 00 0 కాబట్టి u2 00 14c2 ∬0hξηdξ dη మాత్రమే మిగులుతుంది సరేనా దీనినే మీరు పొందుతారు చివరగా రెండు వైపులా పాజిటివ్ చేయడానికి మనం ఈ ని రద్దు చేస్తాము కాబట్టి రెండు వైపులా మీరు పాజిటివ్ ని పొందుతారు చివరగా మీరు u2 0014c2 ∬0hξηdξ dη ని పొందుతారు రెండవ పరిష్కారం u2 0014c2 ∬0hξηdξ dη అవుతుంది కాబట్టి ప్రాంతం అంటే ఏమిటి అంటే ప్రభావవంతమైన డొమైన్ ఏమిటి మీరు ఇంటిగ్రాండ్ ని పాత చరరాశులలో కి మార్చాలనుకుంటున్నారు కాబట్టి 00 x0 t0 లలో కి మారుతుంది మరియు ఈ ప్రభావవంతమైన డొమైన్ x0 t0 x0 ct0 0 మరియు x0 ct0 0 బిందువుల మధ్య లో ఉంటుంది ఇవి మూడు పాయింట్లు అవుతాయి కాబట్టి మీరు 14c2 ∬0hξηdξ dη ని వ్రాస్తే ఇప్పుడు నేను ξη ని xt వేరియబుల్స్ లోకి మార్చుతాను సరేనా దీనిని దీనిని చేస్తే dξ dη J dx dt అవుతుంది ఇక్కడ J జకోబియన్ అవుతుంది అందువల్ల ఇది hx t అవుతుంది సరేనా ఇది ఈ విధంగా మారుతుంది ఇది వాస్తవానికి u2x0 t0 అవుతుంది కాబట్టి ఈ కొత్త లేదా పాత చరరాశులలో ఈ జకోబియన్ ఏమౌతుంది J1 c 1 c 2c అవుతుంది కాబట్టి మీరు c c 2c ని పొందుతారు కాబట్టి ఇంక మిగిలినది 14c2 ∬∆hxt 2c dx dt అవుతుంది ఇప్పుడు కూడా ఇది డబల్ ఇంటిగ్రల్ అవుతుంది ఇక్కడ 2c వుంది మరియు బయట 14c2 ఉంది కాబట్టి 12c మిగులుతుంది కాబట్టి మీరు 12c ∬hxt dx dt ని కలిగి ఉన్నారు ఇక్కడ డబల్ ఇంటిగ్రల్ ను డొమైన్ లో చేస్తారు లేదా ను మీరు ఇటిరేటివ్ ఇంటిగ్రల్ గా వ్రాయవచ్చు కాబట్టి దీనిని మనం ఎలా చేయాలో చూద్దాం దీనిని చేయాలంటే t 0నుండి t0 వరకు ఉండాలి కాబట్టి మీరు మీ t ని t t0 కి నిర్ణయించండి సరేనా 0 నుండి t0 లో మీరు మీ t ని నిర్ణయించవచ్చు అప్పుడు మీ x విలువ x0 ct0 నుండి x0 ct0 వరకు ఉంటుంది అంటే ఈ xx0 ct0 లైన్ నుండి xx0ct0 వరకు ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా చేస్తారు మీరు t ని నిర్ణయిస్తారు మరియు xx0 ct0 నుండి xx0ct0 లైన్ వరకు తీసుకుంటారు నిర్ణయించిన ప్రతి పాయింట్ ను మీరు ఈ డొమైన్ లో తీసుకుంటారు సరేనా కాబట్టి మీకు ఈ లైన్ యొక్క సమీకరణం అవసరం కాబట్టి మీరు ఈ లైన్ సమీకరణాన్ని కనుగొంటారు అది t t0t0c t0 అవుతుంది మీరు x0t0 అనే పాయింట్ గుండా వెళ్లే లైన్ ను కనుగొనాలనుకుంటున్నారు ఇక్కడ మీకు రెండు పాయింట్లు ఉన్నాయి కాబట్టి వాటి నుండి మీరు వాలును కనుగొంటారు సరేనా దీని ద్వారా లైన్ యొక్క సమీకరణం xx0 ctct0 అవుతుంది కాబట్టి ఇప్పుడు మీరు వాలు ను t0c t0 గా చూడవచ్చు కాబట్టి లైన్ యొక్క సమీకరణం t0 tt0c t0 అవుతుంది దీనిని సరళీకృతం చేస్తే xx0 ctct0 లైన్ యొక్క సమీకరణం అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను దీనిని ఇటిరేటివ్ ఇంటిగ్రల్ గా రాస్తే మీరు 12c0t0x0cx0 chxt dx dt ని పొందుతారు సరేనా దీనినే మీరు కలిగి ఉన్నారు ఇప్పుడు మీరు నామమాత్రపు చరరాశులు x0 మరియు t0 లను మార్చవచ్చు వీటిని మీరు x మరియు t లుగా వ్రాయవచ్చు కాబట్టి మనం u2xt12c0txcx chx0t dx0 dt ని కలిగి ఉంటాము x0 మరియు t0 లు నామమాత్రపు చరరాశులు కాబట్టి నేను ఈ t0 ను s గా మారిస్తే మీరు u2xt12c0txcx chst dx0 ds ను కలిగి ఉంటారు సరేనా మీకు x0 అవసరం లేదు కాబట్టి దీనిని మీరు y గా వ్రాస్తారు అప్పుడు dx0 dy అవుతుంది x0 నామమాత్రపు చరరాశి కాబట్టి దానిని మీరు y తో భర్తీ చేస్తారు అందువల్ల మీరు u2xt12c0txcx chys dy ds ని కలిగి ఉంటారు సరేనా కాబట్టి ఎక్కడ కూడా x0 ఉండదు కాబట్టి ఇది మీ సమస్యకు రెండవ పరిష్కారం అవుతుంది సరేనా u2xt12c0txcx chys dy ds మీ సమస్యకు రెండవ పరిష్కారం అవుతుంది కాబట్టి సాధారణ పరిష్కారం u1u2 అవుతుంది ఇందులో u1 డి' ఆలెంబెర్ట్ పరిష్కారం కాబట్టి u1xt అంటే ఏమిటి u1xt ప్రారంభ సమాచారం f మరియు g గా కలిగిన తరంగ సమీకరణం కాబట్టి ఈ రెండింటిని కలిపి మీరు ఇచ్చిన సమస్యకు పరిష్కారంగా వ్రాయవచ్చు

కాబట్టి మీరు u xt ని వ్రాయవచ్చు ఇచ్చిన సమస్యకు u112fx ctfxct12cx ctxctgs ds అవుతుంది ఇది డి' ఆలెంబెర్ట్ పరిష్కారం మరియు ఇది నా u1 అవుతుంది ఇప్పుడు u212c0txcx chys dy ds అవుతుంది కాబట్టి సాధారణ పరిష్కారం uxt12fx ctfxct12cx ctxctgs ds12c0txct sx ct shys dy ds అవుతుంది ఇది ఇచ్చిన నాన్ హోమోజీనియస్ సమస్య కు కావాల్సిన పరిష్కారం అవుతుంది ఇప్పటివరకు మనం ఈ పరిష్కారాన్ని కనుగొన్నాము ఇక్కడ ఇచ్చిన సమస్య రెండు సమస్యలుగా విభజించబడింది ఒకటి డి' ఆలెంబెర్ట్ సమస్య అవుతుంది మరియు రెండవది నాన్ హోమోజీనియస్ సమస్య అవుతుంది ఈ సమీకరణాన్ని సమాకలనం చేయడం ద్వారా మనం u2 ని కనుగొంటాము ఈ విధంగా మనం పరిష్కారాన్ని కనుగొంటాము మరియు ఎనర్జీ ఆర్గ్యుమెంట్ ద్వారా ఇచ్చిన సమస్యకు ఉన్న పరిష్కారం u ఒకటే అని చూడవచ్చు సరేనా ఇచ్చిన సమస్యకు ఇది ప్రత్యేకమైన పరిష్కారం దీనిని ఎనర్జీ ఆర్గ్యుమెంట్ ద్వారా ఇక్కడ కూడా నిరూపిస్తాము ఇచ్చిన సమస్యకు రెండు పరిష్కారాలు ఉంటాయని అనుకోండి తర్వాత వాటి వ్యత్యాసాన్ని తీసుకోండి ఈ వ్యత్యాసం కూడా ఇచ్చిన సరిహద్దు విలువ కలిగిన సమస్యను సంతృప్తి పరుస్తుంది ఇప్పుడు మీరు w1 w 0 అని చూపించడానికి ఎనర్జీ ఆర్గ్యుమెంట్ ని ఉపయోగించండి నాన్ హోమోజీనియస్ సమీకరణాన్ని ఈ విధంగా పరిష్కరిస్తారు సరేనా ఇప్పటివరకు మనం ఒక డైమన్షన్ మరియు రెండు డైమెన్షన్ లలో వున్న తరంగ సమీకరణాలకు చెందిన సమస్యలను చూశాము ప్రారంభ మరియు సరిహద్దు విలువలు కలిగిన వన్ డైమన్షనల్ తరంగ సమీకరణాలకు చెందిన సమస్యలను కూడా చూశాము సరేనా ఈ విధంగా మనం వన్ డైమెన్షనల్ నాన్ హోమోజీనియస్ తరంగ సమీకరణాన్ని పరిష్కరిస్తాం ఇక్కడ నాన్ హోమోజీనియస్ సమస్యను మనం రెండు సమస్యలు గా విభజిస్తాము అందులో ఒకటి డి' ఆలెంబెర్ట్ సమస్య అవుతుంది రెండవ సమస్య ప్రారంభ సమాచారం 0 గా గల నాన్ హోమోజీనియస్ తరంగ సమీకరణం దీనిని నేరుగా ξ η డొమైన్ లో సమాకలనం చేయడం ద్వారా రెండవ పరిష్కారాన్ని పొందవచ్చు ఇప్పటివరకు మనం వన్ డైమన్షన్ లో వున్న తరంగ సమీకరణాన్ని పరిష్కరించాము మనం టూ డైమెన్షన్ లో వున్న తరంగ సమీకరణాన్ని కూడా పరిష్కరించవచ్చు సరేనా తర్వాత వీడియోలో మనం టూ డైమెన్షన్ లో ఉన్న తరంగ సమీకరణం అంటే ఏమిటో చూస్తాము టూ డైమెన్షనల్ తరంగ సమీకరణం వాస్తవానికి అదే సమీకరణం తేడా ఏమిటంటే ప్లేన్ ప్రత్యేక డొమైన్ అవుతుంది తరంగ సమీకరణం utt c2uxxuyy0 x y∈R2t0 గా ఉంటుంది ఇక్కడ దీనిని మనం పూర్తి డొమైన్ లో పరిష్కరించలేము కాబట్టి ఇక్కడ మనం చేసేది ఏమిటంటే కొన్ని సమస్యలను కొన్ని డొమైన్ లలో మాత్రమే పరిష్కరించగలమని మనం భావిస్తున్నాం అంటే వృత్తాకార డొమైన్ ను తీసుకోండి వృత్తాకార డొమైన్ ను పోలార్ కోఆర్డినేట్ లుగా మార్చవచ్చు కాబట్టి మనం ఈ సమీకరణాన్ని పోలార్ కోఆర్డినేట్ లు r లలోకి మార్చవచ్చు ఇప్పుడు రేడియల్ సిమెంట్రిక్ పరిష్కారాలను కనుక్కోండి అంటే ధ్రువ కోఆర్డినేట్ లలో వుండే పరిష్కారాలు కార్టీసియన్ రూపంలో వున్న పరిష్కారం ux y t పోలార్ కోఆర్డినేట్ లలో ur θ t అవుతుంది మీరు రేడియల్లీ సిమెంట్రి పరిష్కారాల కోసం మాత్రమే వెతుకుతారు అంటే అవి r మరియు t ల మీద మాత్రమే ఆధారపడి ఉండాలి θ మీద ఆధారపడకూడదు అంటే పరిష్కారాలు ur t అవ్వాలి సరేనా మీరు ఇలాంటి పరిష్కారాల కోసం చూస్తున్నారు మీకు పరిష్కారం తెలిస్తే మరియు 0 వద్ద వైబ్రేషన్ ని కలిగి ఉంటే అది 0 2 కి పునరావృతమవుతోంది అంటే మీరు రేడియల్లీ సిమెంట్రిక్ వైబ్రేషన్లను చూడవచ్చు మీరు పరిష్కారం కోసం చూస్తున్నారు వాస్తవానికి మనం ఈ టూ డైమెన్షనల్ తరంగ సమీకరణాన్ని సెపరేషన్ ఆఫ్ వేరియబుల్స్ పద్ధతిని ఉపయోగించి పరిష్కరిస్తాము కాబట్టి మనం వాస్తవానికి బెస్సెల్స్ సమీకరణాన్ని తీసుకువస్తాము దీనిని మీరు మునుపటి వీడియోలో నేర్చుకున్నారు సరేనా బెస్సెల్స్ సమీకరణం యొక్క పరిష్కారాలను ఉపయోగించి అన్ని సమయాలలో డ్రం కంపనం యొక్క పరిష్కారాన్ని కనుగొనవచ్చు సరేనా దీనిని మనం తర్వాత వీడియో లో చూద్దాం ధన్యవాదములు